స్వాగతం ఇది ఉపన్యాస సంఖ్య 37 మేము సరళ సమీకరణాల వ్యవస్థతో మా చర్చను కొనసాగిస్తాము మరియు ముఖ్యంగా ఈ రోజు మనం గాస్ తొలగింపు పద్ధతి లో పరిష్కార పద్ధతుల కోసం చూస్తాము కాబట్టి మేము ఈ గాస్ తొలగింపు పద్ధతి గురించి మాట్లాడుతాము మరియు అక్కడ చాలా క్రమబద్ధమైన తొలగింపు పద్ధతి ఉపయోగించి పరిష్కారాన్ని ఎలా పొందాలో చూస్తాము మరియు దాని సహాయంతో మేము పరిష్కారం యొక్క స్థిరత్వం గురించి కూడా మాట్లాడుతాము అంటే ఈ పద్ధతి సహాయంతో పరిష్కారం యొక్క ఉనికి మరియు ఉనికి గురించి మనం వ్యవస్థకు ఒక పరిష్కారం ఉందో లేదో గుర్తించగలము మరియు అది ప్రత్యేకమైనదా లేదా దీనికి పరిష్కారం లేదు ఈ గుర్తింపులన్నింటినీ మనం ఈ గాస్ తొలగింపు పద్ధతితో తనిఖీ చేయవచ్చు కాబట్టి మీకు ప్రాథమికంగా సరళ సమీకరణాల వ్యవస్థ పరిష్కార పద్ధతులు మీకు తెలిసిన ఇతర పద్ధతులు ఉన్నాయి మీకు బాగా తెలిసి ఉండాలి లేదా దీనిని మేము క్రామెర్ నియమంగా పిలుస్తాము కాబట్టి ఈ నిర్ణాయకం సహాయంతో మనకు పరిష్కారం లభిస్తుంది మరియు ఒక ప్రత్యేకమైన పరిష్కారం ఉన్న వ్యవస్థ మనకు ఉన్నప్పుడు ఇది సాధ్యమవుతుంది అదే సమీకరణాల సంఖ్య తెలియని వాటి సంఖ్యకు సమానమైన మరియు వ్యవస్థకు ఒక ప్రత్యేకమైన పరిష్కారం ఉంది ఈ నిర్ణయాత్మక పద్ధతిని ఉపయోగించి సమీకరణాల యొక్క చిన్న వ్యవస్థ యొక్క పరిష్కారాన్ని పొందడం సాధ్యమవుతుంది మేము కూడా మాత్రిక విలోమ పద్దతి కలిగివున్నాం Ax కి సమానంగా b ఈ వ్యవస్థను మేము మాత్రిక విలోమపద్ధతిలో ఒకేసారి పరిష్కరించగల కాబట్టి దీనినుండి Ax కి సమానంగా bని మనం x A 1b లాగా వ్రాయవచ్చు మరియు ఒకసారి మనకు A 1 వుంటుంది కాబట్టి మేము దీనిని b తోగుణించాలి మరియు తరువాత మనకు x వస్తుంది కాబట్టి మనకు మాత్రిక యొక్క విలోమం ఉంటే వ్యవస్థ యొక్క పరిష్కారాన్ని సులభంగా వ్రాయవచ్చు ఇప్పుడు ఇది కొంచెం సాధారణ కేసు ఈ గాస్ ఎలిమినేషన్ పద్ధతి గురించి మనం మాట్లాడదాము కాబట్టి ఇక్కడ మనకు ప్రత్యేకమైన పరిష్కారాలు లేనప్పుడు అనంతమైన అనేక పరిష్కారాలు లేదా వ్యవస్థకు పరిష్కారం లేనప్పుడు కూడా మేము ఇలాగే చేస్తాము కాబట్టి ఇవన్నీ మనం ఈ గాస్ ఎలిమినేషన్ టెక్నిక్తో గుర్తించవచ్చు మరియు మనకు పునరుక్తి పద్ధతులు ఉన్నాయి అది జాకోబీ మరియు గాస్ సీడెల్ పద్ధతి మనకు సమీకరణాల వ్యవస్థ ఉన్నప్పుడు పరిష్కరించడానికి ఇది చాలా పెద్దది నిజంగా చాలా పెద్ద వ్యవస్థ కాబట్టి ఈ పద్ధతులన్నీ మనకు నిర్ణయాత్మక గాస్ ఎలిమినేషన్ విలోమ పద్ధతి వాస్తవానికి విఫలమవుతుంది లేదా ఎక్కువ సమయం తీసుకుంటాయి కాబట్టి మేము ఈ పునరుక్తి పద్ధతులను తీసుకుంటాము మొదటి మూడు పద్ధతులు ప్రత్యక్ష పద్ధతుల వర్గంలోకి వస్తాయి ప్రత్యక్ష పద్ధతులు అంటే ఈ పద్ధతులను ఉపయోగించి వ్యవస్థ యొక్క ఖచ్చితమైన పరిష్కారాన్ని మనము పొందుతాము అయితే ఇక్కడ పునరుక్తి పద్ధతులు అనేవి సమీకరణ వ్యవస్థ యొక్క సమీప పరిష్కారాన్ని ఇస్తాయి కాబట్టి ఈ ప్రత్యక్ష పద్ధతుల వర్గంలో చాలా సాధారణమైన ఈ గాస్ ఎలిమినేషన్ పద్ధతి గురించి మేము ఈ ఉపన్యాసంలో మాట్లాడుతాము మరియు మేము ఈ పద్ధతిలో కొన్ని ప్రాథమిక వరుస కార్యకలాపాల గురించి కూడా మాట్లాడుతాము ప్రాథమిక వరుస కార్యకలాపాలు అంటే మీ ఉద్దేశ్యం ఏమిటి కాబట్టి మేము i th మరియు j th మాత్రిక వరుసలను పరస్పరం మార్చుకోవచ్చు మరియు సమీకరణాల వ్యవస్థకు తిరిగి వెళితే సమీకరణాల వ్యవస్థ కోసం మనం Aమాత్రికను వ్రాస్తున్నాము కాబట్టి ఈ అడ్డు వరుసను మార్చడం మరేమీ కాదు కానీ ఉదాహరణకు రెండవ సమీకరణాన్ని మొదటి స్థానంలో మరియు మొదటి సమీకరణాన్ని రెండవ స్థానంలో రాయడం కాబట్టి దీనికి పరిష్కారంతో సంబంధం లేదు మరియు మూలకం వరుస కార్యకలాపాల పరంగా మనం మాత్రిక తో చేయబోతున్నాం మనం మార్చగలిగేది మాత్రిక యొక్క రెండు వరుసలను పరస్పరం మార్చుకోవచ్చు మనం గుణించగల రెండవది i th వరుసను అనగా నాన్ జీరోసంఖ్య లాంబ్డా ద్వారా ఏదైనా అడ్డు వరుస అని అర్ధం మరియు ఇది మనకు ఆ సమీకరణాలు ఉన్నాయని చెప్పడానికి ఖచ్చితంగా సమానం మరియు మనం ఏదైనా సమీకరణాన్ని ఏదో ఒక సంఖ్యతో గుణిస్తున్నాము మరియు మళ్ళీ ఆ వ్యవస్థ యొక్క పరిష్కారం ఆ Ri ఆపరేషన్ తో అదేవిధంగా వుంటుంది కాబట్టి మాత్రికల పరంగా మేము ఈ వరుస ఆపరేషన్ గురించిగురించి మాట్లాడాము Ri ఇప్పుడు i th అడ్డు వరుస లాంబ్డా సార్లు Ri లాగా మారింది కాబట్టి మేము లాంబ్డాను నాన్ జీరోసంఖ్య తో Ri సమీకరణానికి గుణించాము ఇక్కడ లాంబ్డా సార్లు j th అడ్డువరుసకు i th వరుస అదనంగా ఉంటుంది కాబట్టి మనం ఏమి చేయగలం మనం j th అడ్డు వరుసను ఒక సంఖ్య లాంబ్డా చేత సున్నా కాని సంఖ్యతో గుణించాలి ఎందుకంటే లాంబ్డా 0 అయితే మనం ఈ Riకి ఏమీ జోడించడం లేము కాబట్టి ఈ లాంబ్డా సార్లు j th వరుస అవుతుంది మరియు మేము దీనిని i th అడ్డు వరుసకు జోడిస్తాము మరియు ఆపరేషన్ పరంగా మనం ఇప్పుడు Ri అనేది Ri λRj గా మారిందని వ్రాస్తాము కాబట్టి మేము RJ ని Ri తో జోడించాము కాబట్టి వరుస R అంటే అడ్డు వరుస కాబట్టి ఈ j th వరుసలో మేము ఈ i th అడ్డువరసను లాంబ్డా సార్లు జోడించాము మరియు కొత్త Ri పైకి వస్తుంది కాబట్టి ఇక్కడ ఈ ప్రాథమిక వరుస కార్యకలాపాలు ఈ గాస్ ఎలిమినేషన్ పద్ధతి కోసం మేము ఉపయోగిస్తాము దీనిని సరళమైన ఉదాహరణ సహాయంతో వివరిద్దాం తరువాత ఉపన్యాసంలో మనం మరింత సాధారణ సమస్యల కోసం వెళ్తాము కాబట్టి ఇక్కడ మనం చాలా సరళమైన ఉదాహరణ తీసుకుంటాము కాబట్టి మనకు మూడు సమీకణాలు వున్నాయి x1x2x3 4 2x13x2x3 7 x12x23x3 9 మొదట ఈ సమీకరణాన్ని ఈ మాత్రిక రూపంలో వ్రాద్దాం ఇక్కడ మనం కూడా 4 7 9 సమీకరణాల యొక్క ఈ కుడి వైపుకు పెంచుదాం కాబట్టి ఇక్కడ కుడి వైపు నేను ప్రాథమికంగా గాస్ ఎలిమినేషన్ పద్ధతిలో ఏమి చేస్తానో ఖచ్చితంగా చేస్తాను మరియు ఎడమ వైపు మనం సమీకరణాలతో నేరుగా అదే పని చేస్తాము కాబట్టి ఈ గాస్ ఎలిమినేషన్ చాలా క్లిష్టంగా ఏమీ లేదని అర్థం చేసుకోవడం సులభం కానీ ఇది క్రమబద్ధమైన పద్ధతిలో చలరాశులను తొలగించడం లాంటిది కాబట్టి మనకు ఇక్కడ మొదట ఉన్నది ఈ మిశ్రమ మాత్రికను వ్రాయవలసిన మొదటి దశ లేదా ఈ రూపంలో వృద్ధి చెందిన మాత్రిక అని పిలుస్తారు కాబట్టి ఇది నేను మాత్రిక A అనే గుణకం మాత్రికను కలిగి ఉన్నాను కాబట్టి సమీకరణాల వ్యవస్థను వ్రాస్తే Ax అనేది b రూపానికి సమానం కాబట్టి ఈ b ఈ సందర్భంలో 4 7 9 అవుతుంది ఈ రెండు మ్యాట్రిక్స్ A మరియు మ్యాట్రిక్స్ b ప్రాథమికంగా ఇచ్చిన సమీకరణాల వ్యవస్థ యొక్క మొత్తం సమాచారాన్ని కలిగి ఉంటాయి మరియు వృద్ధి చెందిన మాత్రికలో మనం ఏమి చేస్తాము అంటే మనం దీన్ని ప్రాథమికంగా ఇక్కడ సేకరిస్తాము కాబట్టి ఇది ఖచ్చితంగా A 1 1 1 2 3 1 1 2 3 మరియు ఈ B మేము అదనపు కాలమ్ మాదిరిగానే అదే మాత్రికతో ఇక్కడ పెంచాము కాబట్టి 4 7 9 కాబట్టి ఈ మాత్రికను మేము ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అని పిలుస్తాము కాబట్టి ఇక్కడ మనం ఇప్పుడు ఏమి చేస్తున్నాం అంటే నేను సమీకరణాలతో ఎడమ వైపు సమీకరణంతో ప్రతిదీ కూడా చెప్పాను ఆపై మనం ఈ మాత్రిక రూపంలోకి అనువదిస్తాము మరియు దీనిని గాస్ ఎలిమినేషన్ టెక్నిక్ అని పిలుస్తాము కాబట్టి ఈ సమీకరణ సంఖ్య 1 సహాయంతో ఇప్పుడు మనం ఏమి చేస్తున్నామంటే ఈ చలరాశి సమీకరణ సంఖ్య 2 నుండి x1తొలగించడానికి ప్రయత్నిస్తున్నాము కాబట్టి మనం నిజంగా ఏమి చేయాలి అంటే ఈ సమీకరణం 1ని 2 ద్వారా గుణించాలి మరియు ఆపై ఈ సమీకరణ సంఖ్య 2 నుండి ఈ సమీకరణాన్ని తీసివేయండి R2R2 2R1 R3R3 R1 x1x2x34 x2 x3 1 x22x35 b4 1 5 R3R3 R2 x1x2x34 x2 x3 1 3x36 b4 1 6 జవాబు x32 x2 121 x14 1 21 మరియు ఇప్పుడు తదుపరిది మనకు ఇక్కడ ఈ తగ్గిన వ్యవస్థ ఉంది లేదా సంబంధిత వృద్ధి చెందిన మాత్రిక ఉంది మరియు ఇప్పుడు ఈ గాస్ ఎలిమినేషన్లో ఈ వృద్ధి చెందిన మాతృకతో ప్రారంభించడానికి మరియు ఈ రూపంలోకి తగ్గించడానికి మనం చేయాల్సిన ఒక దశ ఇది దీనిని మనం ఎచెలాన్ రూపం అని పిలుస్తాము కాబట్టి ఈ చర్చను తరువాతి ఉపన్యాసంలో సాధారణంగా ఎచెలాన్ రూపం ఏమిటో కొనసాగిస్తాము b4 1 6 కాబట్టి ఈ సందర్భంలో ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు మనకు ఈ ఎచెలాన్ రూపం వచ్చిందో లేదో చూడాలి కాబట్టి ఎల్లప్పుడూ ఈ ఎచెలాన్ రూపానికి ఒక నిర్మాణం వంటి ఈ దశను ఎచెలాన్ కోసం కలిగి ఉంటాము కాబట్టి ఇక్కడ సున్నా కానిది ప్రతిదీ సున్నా అప్పుడు ఇక్కడ కూడా ప్రతిదీ సున్నా మరియు సహజంగా ఎడమ వైపు ప్రతిదీ సున్నా గా వుంది కాబట్టి మనకు వ్యవస్థ యొక్క ఈ ఎచెలాన్ రూపం ఉంది మరియు మనము ఈ ఎచెలాన్ రూపానికి చేరుకున్న తర్వాత పరిష్కారాన్ని చాలా తేలికగా పొందవచ్చు కాబట్టి మొదట ఇప్పుడు పరిష్కారాన్ని ఎలా పొందాలో సమీకరణాలతో చూద్దాం కాబట్టి పరిష్కారం మనం నేరుగా వ్రాయగల చివరి సమీకరణం x3నుండి ఉంటుంది x32 x2 1x31 x14 x2 x31 గాస్ ఎలిమినేషన్ పరంగా మనం పిలిచేదాన్ని మనం బ్యాక్ సబిస్టిట్యూషన్ అని పిలుస్తాము ఇది వాస్తవానికి మూడవ దశ కాబట్టి మొదటి దశ ఈ మాత్రిక మరియు కుడి చేతి వెక్టర్ను ఈ వృద్ధి చెందిన మాతృకలో ఉంచడం రెండవది ఈ వరుస కార్యకలాపాలను చేయడం ద్వారా ఈ ఎచెలాన్ రూపాన్ని తగ్గించడం గాస్ ఎలిమినేషన్ యొక్క చివరి దశ తిరిగి ప్రత్యామ్నాయంగా ఉంటుంది ఇక్కడ మనకు వ్యవస్థ యొక్క పరిష్కారం లభిస్తుంది కాబట్టి తిరిగి ప్రత్యామ్నాయం 3x3 అనేది 6 కి సమానమైనదిగా దిగువ నుండి ఇక్కడ ప్రారంభిస్తాము కాబట్టి చివరి సమీకరణం అవును ఇది చివరి సమీకరణం చెప్పేదేమీటంటే 3x3 అనేది 6 కి సమానమని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి దీనికి మీరు ఎడమ వైపున ఇవ్వబడిన సమీకరణాల వ్యవస్థను కలిగి ఉన్నారు కాబట్టి ఇక్కడ మనకు వాస్తవానికి 3x3అనేది 6 కి సమానం అంటే x3ఇక్కడ 2 అప్పుడు ఈ x3 తెలుస్తుంది దీని నుండి మనం ఇప్పుడు దశల వారీగా వెళ్తాము కాబట్టి ఇక్కడ ఈ సమీకరణం నుండి మనకు x 2 చలరాశి వస్తుంది కాబట్టి x2 1 x3 1 కాబట్టి ఈ సమీకరణం యొక్క ఈ ఎచెలాన్ రూపాన్ని కలిగి ఉన్న తర్వాత ఈ వెనుక ప్రత్యామ్నాయం నుండి మేము పరిష్కారం పొందుతాము ఇక్కడ గమనించవలసిన మరికొన్ని అంశాలు ఉన్నాయి మరియు మేము వాటిని తదుపరి ఉపన్యాసంలో మళ్ళీ అన్వేషిస్తాము కాబట్టి మనకు ఒక ప్రత్యేకమైన పరిష్కారం లభించిందని మేము గమనించాము మనకు వ్యవస్థ యొక్క పరిష్కారం 1 1 2 గా లభించింది మరియు వాస్తవానికి ఇది వ్యవస్థ యొక్క ప్రత్యేకమైన పరిష్కారం మనం నేరుగా సమీకరణాల నుండి పరిష్కారం పొందే ఇతర అవకాశాలను చూడలేము కానీ ఇప్పుడు మనం ఈ మొదటి వరుసలో లేదా ఈ మొదటి నిలువు వరుసలో ఈ సంఖ్యలను పివట్ ఎలిమెంట్స్ అని పరిచయం చేయబోతున్నాం దీనిని పివట్ ఎలిమెంట్ అని పిలుస్తారు మరియు పివట్ ఎలిమెంట్ ఎల్లప్పుడూ సున్నా కాని మూలకం మరియు దీని క్రింద ప్రతిదీ సున్నాగా ఉండాలి మరియు ఇప్పుడు ఇక్కడ మేము తదుపరి వరుసకు లేదా తదుపరి కాలమ్కు వచ్చినప్పుడు ఈ సంఖ్య మళ్లీ పివట్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ ప్రతిదీ సున్నాకి మరియు ఎడమ వైపుకు కూడా సున్నా మిగిలి ఉంటుంది మరియు ఈ ఉప మాతృకలో ప్రతిదీ సున్నా తరువాతి దశకు వెళ్ళడం కూడా ఇది పివట్ ఎలిమెంట్ ఎందుకంటే ఇది నాన్ జీరో మరియు ప్రతిదీ సున్నాకి మిగిలి ఉంది మరియు ఇక్కడ ఏమీ లేదు ఎందుకంటే మాత్రిక ఈ 3x3 కాబట్టి ఈ మూలకాలు అటువంటి సున్నా కాని మూలకాలను పివట్ అని పిలుస్తారు ఎందుకంటే అవి పరిష్కారం యొక్క ఉనికి గురించి ఉనికి యొక్క పరిష్కారం యొక్క స్థిరత్వం గురించి చర్చిస్తూ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి కాబట్టి ఇక్కడ పివోట్ల సంఖ్యను వ్రాసినట్లు మనకు ఉంటే ఇక్కడ మనకు ఎన్ని పివట్లు ఉన్నాయి మాకు ఒక పివట్ ఉంది మాకు రెండు పివట్స్ ఉన్నాయి మాకు మూడు పివట్స్ ఉన్నాయి ఈ వృద్ధి చెందిన మాత్రికలో ఈ మాతృకలో మన వ్యవస్థలో మనకు మూడు పివట్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ పివట్ల సంఖ్య తెలియని వాటి సంఖ్యకు సమానం మనకు ఇక్కడ ఎన్ని తెలియనివి ఉన్నాయి మూడు తెలియనివి x1 x2 x3 కాబట్టి ఈ పివోట్ల సంఖ్య తెలియని వాటి సంఖ్యకు సమానం అప్పుడు మనకు ఖచ్చితంగా ప్రత్యేకమైన పరిష్కారం ఉంది ఇది ప్రత్యేకమైన పరిష్కారం యొక్క సందర్భం ఎందుకంటే మన పివట్ల సంఖ్య తెలియని వాటి సంఖ్యకు సమానం లేదా ఇతర మాటలలో చెప్పాలంటే ప్రతి కాలమ్ సమాంతరంగా ప్రతి కాలమ్ ఒక చలరాశితో సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి x1తో మొదటిది ఇది x2తో ముడిపడి ఉంది ఇది x3 తో ముడిపడి ఉంది ఎందుకంటే మీరు గుర్తుంచుకుంటే మనం దీనిని వ్రాయవచ్చు Ax అనేది b కి సమానం అని ఈ కాలమ్ పరంగా ఈ ఉత్పత్తికి ఇక్కడ అర్థం x1తో గుణించగా వచ్చిన 1 0 0 మరియు రెండవది x2 తో గుణించబడుతుంది మూడవ కాలమ్ x3 తో గుణించబడుతుంది కాబట్టి ఈ మొదటి కాలమ్ ఇక్కడ x1తో అనుబంధించబడింది ఇది x2 తో ఉంటుంది ఇది x3 తో ఉంటుంది కాబట్టి ఈ సంఖ్య ప్రతి కాలమ్కు ఒక ఇరుసును కలిగి ఉంటే మనం వేరే విధంగా చేయగలము ఆ విధంగా ప్రతి కాలమ్ ఒక ఇరుసుగా ఉంటే పరిష్కారం ఒక ప్రత్యేకమైన పరిష్కారం అవుతుంది కాబట్టి ప్రతి కాలమ్కు పివట్ ఉంటుంది మరియు మనకు ప్రత్యేకమైన పరిష్కారం ఉన్నప్పుడు ఇది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మేము పివట్స్పై కొంచెం ఎక్కువ అన్వేషిస్తాము మరియు ఇది ఇక్కడ ఈ భావనకు చాలా ప్రాథమిక పరిచయం మరియు మేము ఈ 3 బై 3 మ్యాట్రిక్స్ మాత్రమే పరిశీలిస్తున్నాము కాబట్టి ఈ పివట్స్ మరియు ఎచెలాన్ రూపం గురించి మేము తదుపరి ఉపన్యాసంలో మాట్లాడుతాము కాబట్టి ఇప్పుడు ఉదాహరణ సంఖ్య 2 కి వెళుతున్నాం మేము ఇప్పుడు ఉదాహరణను మార్చాము b4 7 9 కాబట్టి ఈ వృద్ధి చెందిన మాత్రిక ఈ రూపాన్ని తీసుకుంటోంది మరియు ఇంతకుముందు అదే పరివర్తన చేసిన ప్రాధమిక పరివర్తన చేయడం ద్వారా మాతృకలో కొద్దిపాటి మార్పు మాత్రమే ఉన్నందున ఈ మూలకాన్ని మొదటి వరుసలో 0 గా మార్చడానికి ప్రయత్నిస్తుంది అంటే మనం ఈ అడ్డు వరుస నుండి 2 వ వరుస 1 ను తీసివేయాలి కాబట్టి ఇది ఖచ్చితంగా ఇక్కడ వ్రాయబడింది R2R2 2R1మరియు R3R3 R1 4 1 5 R3R3 R2 4 1 6 కాబట్టి ఈ ఎచెలాన్ రూపానికి తగ్గించడం ద్వారా ఇచ్చిన వ్యవస్థ అనుగుణ్యత అస్థిరంగా ఉందని మేము గ్రహించాము దానికి పరిష్కారం లేదని మళ్ళీ ఇక్కడ పరిష్కారం ఉండదని అర్థం కాబట్టి దీనిని ఈ ఎచెలాన్ రూపానికి తగ్గించడం ద్వారా వ్యవస్థకు పరిష్కారం లేదని మనకు తెలుసు ఎందుకంటే మనకు లభించే చివరి సమీకరణం 0 అనేది మైనస్ 6 కి సమానం కాబట్టి దీనిని గమనించడం ద్వారా ఈ వ్యవస్థకు ఇచ్చిన వ్యవస్థకు పరిష్కారం లేదని మరియు మరో మాటలో చెప్పాలంటే పివట్ల పరంగా మనం కుడివైపున కుడి కాలమ్ ఉందని పిలుస్తాము పివట్ ఎందుకంటే ఇప్పుడు ఇది ఇక్కడ పివట్ మరియు ఇది రెండవ వరుసలో లేదా రెండవ కాలమ్లోని పివట్ మూడవ నిలువు వరుసకు పివట్ లేదు ఎందుకంటే ఇది పివట్ కాదు ఎందుకంటే ఇది 0 మూలకం పివట్ సున్నా కాని మూలకం అయి ఉండాలి కానీ ఇక్కడ ఈ సంఖ్యను చూస్తే ఇది పివట్ కాబట్టి ప్రతిదీ 0 కి మిగిలి ఉందని సంతృప్తి చెందింది మరియు దిగువకు వెళ్ళడానికి ఏమీ లేదు కాబట్టి మనకు ఇక్కడ ఇది కుడి వైపు ఉంది కుడివైపు కాలమ్ పివట్ కలిగి ఉంది కాబట్టి ఇది సరిగ్గా అస్థిరతకు సంబంధించినది లేదా వ్యవస్థకు పరిష్కారం లేదు ఎందుకంటే ఈ కుడివైపు కాలమ్ పివట్ కలిగి ఉంది ఇది అలా జరగకూడదు ఈ పివట్ ప్రధాన మాత్రికలో ఉండాలి కానీ ఈ కుడి చేతి కాలమ్లో ఈ కుడి చేతి వెక్టర్ b కు అనుగుణంగా ఉండకూడదు కాబట్టి ఇది పరిష్కారం యొక్క సందర్భం మరియు సమీకరణాలు అస్థిరంగా ఉంటాయి మరియు అందువల్ల పరిష్కారం ఉనికిలో లేదు వెళ్తాము ఇప్పుడు మేము మూడవ ఉదాహరణకి వెళుతున్నాం అది మళ్ళీ కొద్దిగా మార్చబడింది b4 7 3 కాబట్టి ఇక్కడ కానీ మేము అదే ఆపరేషన్ చేస్తాము ఇది R2R2 2R1 మరియు R3R3 R1 అదే ఆపరేషన్ ఎందుకంటే x1ని సమీకరణ సంఖ్య 2 మరియు సమీకరణ సంఖ్య 3 నుండి తొలగించడమే లక్ష్యం 4 1 1 కాబట్టి అలా చేయడం ద్వారా మనకు ఇది వచ్చింది మరియు మరలా అదే ఆపరేషన్ ఎందుకంటే ఈ సమీకరణం నా అర్థం ఏమిటంటే ఈ అడ్డు వరుస 2 అని అర్ధం లేదా ఇక్కడ 3 వ వరుస నుండి ఈ మూలకం 1 నుండి సమీకరణం నుండి బయటపడాలనుకుంటున్నాము కాబట్టి మేము కేవలం తీసివేస్తాము కాబట్టి R3R3 R2 మరియు ఆ విధంగా మనకు వస్తుంది ఈ 0 ను ఇక్కడ 0 మరియు 0 4 1 0 కాబట్టి ఇప్పుడు ఇది మునుపటి కేసు కంటే భిన్నంగా ఉంది 0 వంటిది 6 కి సమానం అని మనకేమి రావడం లేదు చివరి సమీకరణం పూర్తిగా 0 గా ఉంది కాబట్టి 0 0 కి సమానం సమస్య లేదు లేదా మరో మాటలో చెప్పాలంటే ఇక్కడ చివరి కాలమ్లో పివట్ లేదు ఎందుకంటే మన పివట్ ఏమిటి ఇది ఒక పివట్ ఎలిమెంట్ మరియు నేను చెప్పినట్లుగా అవి వెక్టర్ మరియు మాట్రెస్ యొక్క అనేక లక్షణాలను చర్చించడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి కాబట్టి ఇక్కడ ఇది పివట్ ప్రతిదీ ఇక్కడ 0 గా ఉంది మరియు ఏమీ మిగలలేదు ఇప్పుడు కుడి వైపుకు రావడం ఇది పివట్ అని చూడండి ఇది ఇక్కడ పివట్ కాదు ఎందుకంటే ఎడమవైపు మీకు సున్నా కాని మూలకం ఉంది కాబట్టి పివట్ కోసం అది ఎడమవైపు 0 గా ఉండాలి మరియు దిగువకు కూడా ఉండాలి మరియు ఎడమ వైపున ఉన్న ప్రతిదీ 0 గా ఉండాలి కాబట్టి మనకు ఈ పివట్ ఇక్కడ ఉంది మనకు ఈ మూలకం పివట్ గా ఉంది మరియు ఇప్పుడు కాలమ్ సంఖ్య 3 లేదా అడ్డు వరుస సంఖ్య 3 మాకు పివట్ లేదు కాబట్టి సమస్య లేదు కాబట్టి కనీసం చివరి కుడివైపు కాలమ్లో కూడా పివట్ లేదు కాబట్టి వ్యవస్థ స్థిరంగా ఉంటుంది కాబట్టి వ్యవస్థ స్థిరంగా ఉంటుంది అంటే మనకు పరిష్కారాలు ఉంటాయి మరియు వాస్తవానికి ఈ సందర్భంలో సమీకరణాలు స్థిరంగా ఉన్నాయని మరియు ఈ పివోట్ల సంఖ్య వాస్తవానికి తెలియని వాటి సంఖ్య కంటే తక్కువగా ఉందని మేము చూశాము కాబట్టి ఈ సందర్భంలో మేము కేవలం రెండు పివట్లలోకి వచ్చాము మరియు మూడు తెలియనివి ఉన్నాయి కాబట్టి మనకు అనంతమైన అనేక పరిష్కారాలు ఉన్న సందర్భం ఎందుకంటే ప్రత్యేకమైన పరిష్కారాల విషయంలో పివట్ల సంఖ్య తెలియని వాటి సంఖ్యకు సమానంగా ఉంటుంది ఈ సందర్భంలో మనకు అనంతమైన అనేక పరిష్కారాలు ఉంటాయి మరియు దీనిని పరిష్కరించడానికి చాలా క్రమబద్ధమైన విధానం ఉంటుంది ఈ కేసు మనకు అనంతమైన అనేక పరిష్కారాలను కలిగి ఉంటుంది ఈ కాలమ్ పివట్ కలిగి ఉంది ఈ కాలమ్ పివట్ కలిగి ఉంది మూడవ కాలమ్ పివట్ లేదు మరియు నేను చెప్పినట్లుగా ఇది x1కి అనుగుణంగా చెప్పాము ఇది x2 కి అనుగుణంగా ఉంటుంది మరియు ఇది x3కి అనుగుణంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ x3నుండి సంబంధిత x3 మూడవ కాలమ్ లో పివట్ లేదు మేము దీనిని x3 ఉచిత చలరాశి అంటాము ఎందుకంటే ఈ సంబంధితx3 కాలమ్ పివట్ లేదు మరియు మేము ఉచిత చలరాశి అంటాము ఉచిత అంటే మనకు కావలసిన విధంగా దీన్ని ఎంచుకోవచ్చు కాబట్టి ఇది మనం అనంతమైన అనేక పరిష్కారాల చర్చలోకి ప్రవేశిస్తున్న ప్రదేశం మరియు ఇది ఉచిత చలరాశి కాబట్టి మనకు కావలసినదాన్ని ఎంచుకోవచ్చు మరియు అది ఇప్పుడు మనం చేస్తాము కాబట్టి ఇక్కడ పివోట్ల సంఖ్య తెలియని వాటి సంఖ్యకు సమానం ఎందుకంటే రెండు పివట్లు ఉన్నాయి మరియు మూడు తెలియనివి ఉన్నాయి మరియు ఉచిత చలరాశుల సంఖ్య ఖచ్చితంగా ఎడమవైపు ఉంటుంది ఎందుకంటే ఇది ఇక్కడ ఆక్రమించబడినందున మనకు పివట్ x2 ఉంది కానీ x3 కి పివట్ లేదు కాబట్టి ఇది ఉచిత చలరాశి కాబట్టి ఉచిత చలరాశుల సంఖ్య n మైనస్ r అవుతుంది కాబట్టి n అనేది ఈ ప్రధాన మాతృకలోని నిలువు వరుసల సంఖ్య a లేదా తెలియని వాటి సంఖ్య మరియు ఈ r కు మైనస్ అంటే ఈ పేరును పివట్ల సంఖ్యకు మనం ఇచ్చే పివట్ల సంఖ్య కాబట్టి ఇప్పుడు మన దగ్గర ఏమి ఉంది మనకున్న వ్యవస్థ ఈ రూపానికి తగ్గించబడింది మరియు x3 ఉచిత చలరాశి గా గుర్తించబడాలని మేము సూచిస్తాము మరియు అప్పుడు మేము x3 ని కొన్ని గా వాస్తవ సంఖ్యలుగా ఎంచుకోవచ్చు మరియు x3 సమీకరణం సంఖ్య 2 నుండి ఒకసారి మేము కలిగి వున్నాం అప్పుడు మేము x 2 ను పొందుతాము ఎందుకంటే ఇవి ఇప్పుడు అస్వతంత్ర చలరాశులు x1 x2 x3 5 1 0 α 2 1 1 x3 α x2 1 α x1 5 2α కాబట్టి ఇది పరిష్కారం Ax 0 మరియు ఇది శూన్య స్థలం దీనిని మనం శూన్య స్థలం అని పిలుస్తాము మరియు దీనిపై మరింత చర్చ జరుగుతుంది కానీ ఈ యొక్క పరిష్కారం Ax 0 మరియు ఇది చాలా ప్రత్యేకమైన నిర్మాణం ఈ పరిష్కారాన్ని ఇక్కడ వ్రాసిన తర్వాత ఇక్కడ మనం చూస్తాము దీనికి రెండు భాగాలు ఉన్నాయి ఒకటి ఈ ఆల్ఫా లేకుండా మరియు మరొకటి ఆల్ఫాతో మరియు ఈ భాగం ఇక్కడ 2 మైనస్ 1 1 ఇది ఖచ్చితంగా Ax 0 ను సంతృప్తి పరుస్తుంది మరియు ఇది x ను 0 కి సమానంగా ఉంటే అది ఆల్ఫా సార్లు సంతృప్తి పరుస్తుంది Ax 0 ను ఎందుకంటే ఇది ఆల్ఫా ఎందుకంటే ఒక స్థిరాంకం మరియు x ని సంతృప్తి పరిస్తే Ax 0 ని ఆల్ఫా x లోకి A కూడా Ax 0 ను సంతృప్తి పరుస్తుంది మరియు ఈ పరిష్కారం యొక్క పరిష్కారాలు Ax 0 ఎందుకంటే ప్రతి ఆల్ఫాకు ఇక్కడ చాలా పరిష్కారాలు ఉన్నాయి ఆల్ఫా మీరు 1 తీసుకుంటారు మీరు 2 తీసుకుంటారు మీరు 1 5 తీసుకుంటారు ఏదైనా ఇది ఖచ్చితంగా Ax 0 యొక్క పరిష్కారం మరియు తరువాత మనం దీనికి వస్తాము దీనిని a యొక్క శూన్య స్థలం అంటారు కాబట్టి శూన్య స్థలం ఏమీ ఉండదు కానీ ఈ యొక్క అన్ని పరిష్కారాలను Ax 0 కలిపి శూన్య స్థలం అంటారు ఇక్కడ ఆల్ఫా లేకుండా ఈ స్థిరమైన భాగం ఇది ఇచ్చిన సిస్టమ్ యొక్క ఒక నిర్దిష్ట పరిష్కారం Ax 0 లేదా క్షమించండి ax అనేది b కి సమానం కాబట్టి ఈ 5 1 0 మా సమీకరణాలను మరియు ఈ 2 ని 1 1 సంతృప్తి చేస్తుంది లేదా ఏదైనా సంఖ్య తో గుణించి నట్లయితే ఇది Ax 0 ను సంతృప్తి పరుస్తుంది ఇది మన ఇచ్చిన వ్యవస్థకు అనుగుణమైన సమీకరణాల యొక్క సజాతీయ వ్యవస్థ అని పిలువబడుతుంది కాబట్టి సజాతీయ అంటే మనం కుడి వైపు 0 కి సెట్ చేశాము కాబట్టి ఇది చాలా ప్రత్యేకమైన నిర్మాణం దీనిని గురించి మనం తర్వాత మాట్లాడతాము కాబట్టి ఎల్లప్పుడూ మీరు మా x ను xp గా వ్రాయగలరు కాబట్టి ఇచ్చిన వ్యవస్థ యొక్క ఒక ప్రత్యేక పరిష్కారం మరియు మనం కుడి చేతి వైపు 0 కి సెట్ చేసినప్పుడు సజాతీయ వ్యవస్థ యొక్క పరిష్కారం మరియు దీనిని తేలికగా తనిఖీ చేయవచ్చు మనకు 2 1 1 ఈ సజాతీయమైనప్పుడు వాస్తవానికి సంతృప్తి చెందుతుంది అంటే కుడి వైపు 0 కాబట్టి ఈ 2 1 1 కాబట్టి ఇక్కడ 2 1 1 కాబట్టి ఇది 0 కి సమానం ఇది సంతృప్తికరంగా ఉంటుంది కాబట్టి ఇది ఈ మూడు సమీకరణాలను భాగా సంతృప్తి పరుస్తుంది మరియు ఏ సంఖ్యనైనా కూడా మనం దీనితో గుణించవచ్చు ఇది ప్రభావితం కాదు ఎందుకంటే కుడి వైపు 0 కాబట్టి ఈ భాగం ఖచ్చితంగా Ax0 యొక్క పరిష్కారం దీనికి అనుగుణంగా Ax b సమీకరణానికి సమానం కాబట్టి ఇక్కడ ఈ భాగం Ax0కి అనుగుణంగా ఉంటుంది మరియు ఇది ఒక ప్రత్యేకమైన పరిష్కారం ఇది ఈ Axb సమీకరణానికి సమానంగా ఉంటుంది దీనిపై కాబట్టిమన తదుపరి ఉపన్యాసంలో కొనసాగుతాము కాబట్టి ఈ ఎలిమినేషన్ టెక్నిక్కు మేము చాలా ప్రాధమిక పరిచయాన్ని చూశాము మరియు ముఖ్యంగా చాలా ముఖ్యమైనది ఈ ఎచెలాన్ రూపం ఈ 3 బై 3 సిస్టమ్ కోసం మనం కనీసం చూశాము మరియు ఈ ఎచెలాన్ రూపం ఆధారంగా మనం మాట్లాడగల పరిష్కారం గురించి మాట్లాడవచ్చు పరిష్కారం యొక్క స్థిరత్వం లేదా పరిష్కారం యొక్క అస్థిరత గురించి కాబట్టి ప్రత్యేకమైన పరిష్కారం యొక్క ఈ కేసులన్నీ అనంతమైన అనేక పరిష్కారాలను ఈ ఎచెలాన్ రూపం సహాయంతో చర్చించవచ్చు కాబట్టి ఉపన్యాసాలు సిద్ధం చేయడానికి నేను ఉపయోగించిన సూచనలు ఇవి చాలా ధన్యవాదాలు